ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లోని 22వ మాడ్యూల్ కు స్వాగతం మునుపటి మాడ్యూల్ లో UML గురించి సంక్షిప్తంగా చర్చించుకున్నాము అది ఒక డయాగ్రమ్స్ సమూహం అని వాటిలో స్థిరమైన ప్రాపర్టీస్ లేదా స్థిర ప్రవర్తన కలిగిన స్ట్రక్చరల్ డయాగ్రమ్స్గా అస్థిరమైన ప్రాపర్టీస్ కలిగిన బిహేవియరల్ డయాగ్రమ్స్ గా రెండు ఉప వర్గాలు ఉంటాయని వాటన్నింటిలో కూడా వివిధ రకాలైన నిర్దిష్టమైన డయాగ్రమ్స్ ఉంటాయని తెలుసుకొన్నాం డిజైన్ విధానానికి స్పష్టమైన మెరుగైన వ్యక్తీకరణ కోసం మనం UMLని ఉపయోగించాలనుకొంటాం కానీ సమస్యేమిటంటే ఇన్ని డయాగ్రమ్స్ ఉండగా ఏ డయాగ్రాం ఎప్పుడు ఏ సంధర్బంలో వాడాలనే విషయాల్లో మనం చాలా సంధిద్ఘతతొ ఉంటాం ఈ మాడ్యూల్ లో దానికి స్పష్టత తీసుకొద్ధాం దానికోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి కొద్దిగా తెలుసుకొందాం ఇందులో భాగమైన అనాలిసిస్ మరియు డిజైన్ విధానంతోపాటు ఈ ప్రక్రియ మొత్తం ప్రధానంగా సిస్టమ్ లో సాఫ్ట్వేర్ ను అమలుపరచటానికి ఉద్దేశించినది అందుకు అనుగుణంగా రూపొందించిన విధానాన్ని లైఫ్ సైకిల్ అంటాము ఎందుకంటే డెవలప్మెంట్ లో మొదటి దశ నుంచి చివరి ముగింపుకు చేరినప్పుడు మరల తిరిగి లైఫ్ సైకిల్ లోని మొదటి దశకే వస్తాము మీరు ఏదో ఒక సంధర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి చదవటం లేదా అనుభవంగాని ఉంటే SDLC గురించి మీకు బాగా పరిచయం ఉండవచ్చు ఈ SDLC గురించిన చర్చలో భాగంగా వివధ రకాలైన UML డయాగ్రమ్స్ SDLC లోని ఏఏ దశలకు వర్తిస్తాయో తెలుసుకొందాం ఇదే మన ప్రధానోద్ధేశ్యం క్లుప్తంగా ఇవి మనం చర్చించుకోబోయే అంశాలు ఇవి ఎప్పుడూ స్లయిడ్ ఎడమ భాగంలో కనపడుతూ ఉంటాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏమిటి సాఫ్ట్వేర్ ప్రాజెక్టు గాని సాఫ్ట్వేర్ ప్రాడక్ట్ డెవలప్మెంట్ కు గాని సాఫ్ట్వేర్ పరిశ్రమ అనుసరించే విధానం ఈ విధానంలో సాఫ్ట్వేర్ ను వృద్ధిచేయటానికి నిర్వహించటానికి మార్పులు చేర్పులు చేయటానికి మెరుగుపరచటానికి వివరమైన ప్రణాళిక ఉంటుంది అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఉత్పత్తి వివధ దశలలో దానిని సృష్టించిన సమయం నుంచి మొదలై అమలు పక్వ స్థితి వెర్షన్ మార్పు చివరకు దాని మలి దశ వరకు - జరిగే ప్రక్రియాలన్నీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ పరిధిలోనే జరుగుతాయి ఇది ప్రామాణికమైన సూచన కాదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ వివిధ దశలవారీగా విభజింపబడుతుంది దశల పరంగా చూస్తే ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ దశలో సాఫ్ట్వేర్ లో ఉండవలసిన అవసరాలను యూసర్ లేదా కస్టమర్ నుంచి రాబడతాం ఈ దశలో చేయవలసినదేమంటే సిస్టమ్ అవసరాలను ఉద్దేశించి కస్టమర్ సూచించే విషయాలను విశ్లేషించాలి అందుకు అవసరమైన డాక్యుమెంట్స్ సంభాషణలు వీడియొలు చేతి నోట్స్ డయాగ్రమ్స్ వీటన్నింటినీ పరిశీలించి ఒక ప్రాధమిక స్పెసిఫికేషన్ ను తయారుచేయాలి తరవాత సిస్టమ్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నకొద్దీ దీనిని మరింత వివరంగా విశ్లేషించవచ్చు ఈ విశ్లేషణ ప్రారంభిస్తున్నప్పుడు మనం 20వ మాడ్యూల్ లో లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ డిజన్ కొరకు చేసిన లీవ్ క్లాస్ ల గుర్తింపు ప్రక్రియను ఒక సారి తిరిగి చూడండి మనం మొదటగా లీవ్ అనే అబ్స్ట్రాక్ట్ భావన నుంచి వివిధ రకాలైన లీవ్స్ ను స్పెషలేజేషన్స్ గా గుర్తించి వాటికున్న విభిన్న ప్రాపర్టీస్ ను తెలుసుకొంటూ వాటికి అనుగుణంగా ఈ లీవ్స్ కలుపవకోగలవి ఇవి ధృవీకరణ అవసరమున్నవి ఇలా వర్గీకరించాం ఇదే SDLCలో అనాలిసిస్ దశలో చేసే విశ్లేషణ కస్టమర్ నుంచి వచ్చిన స్పెసిఫికేషన్ లోకి లోతుగా వెళ్ళి విశ్లేషణను మెరుగుపరుస్తాం ఈ విశ్లేషణా ప్రక్రియలో మీకు మరింత సమాచారం - డొమైన్ పరంగా గాని కస్టమర్ నుంచి గాని అవసరమనిపించవచ్చు అప్పుడు మునుపటి దశలోకి తిరిగి వెళ్ళి ఈ తిరుగు బాణం సూచించినట్లుగా స్పెసిఫికేషన్ కు కావలసిన మరింత సమాచారాన్ని రాబట్టటానికి ప్రయతించాలి ఇక నుంచి అనాలిసిస్ దశ అలా జరగుతుంది ఒక సారి అనాలిసిస్ ఫలితాలు వచ్చిన తరవాత ఆయా భావనలను బహుళ దశలలోని వివిధ సాఫ్ట్వేర్ ప్రీమిటివ్స్ గా ఎలా అనువాదించాలి లేదా జత చేయాలి అనే విషయాలతో మన డిజైన్ రూపొందుతుంది ఈ డిజైన్ లో ప్రతి సిస్టమ్ సబ్ సిస్టమ్ మాడ్యూల్ యొక్క వివరాలు పొందుపరచి ఉంటాయి మనం అమలుపరచటానికి C ను ఉపయోగించదలచుకొంటే ఇక్కడ ఔట్పుట్ గా C క్లాస్ మెథడ్స్ దానికి అవసరమైన నిర్దిష్ట లైబ్రరీస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి డిజైన్ వీటన్నింటిని పేర్కొనవచ్చు అలా కోడింగ్ కూడా మొదలవగలదు ఇక్కడ చూస్తే ఈ తిరుగు బాణం గుర్తు మరల అనాలిసిస్ దశకు తీసుకెళుతుంది ఎందుకంటే అనాలిసిస్ యొక్క ఔట్పుట్ డిజైన్ కి ఇన్పుట్ గా ఉంది ఒక వేళ ఈ అనాలిసిస్ ఔట్పుట్ తో డిజైన్ చేయటం కష్టతరంగా అనిపిస్తే ఈ పునరుత్పాదక విధానం ద్వారా మరల తిరిగి అనాలిసిస్ దశకు వెళ్ళి అనాలిసిస్ ను మెరుగుపరుస్తాం కొన్ని సందర్భాలలో తిరిగి రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ దశకు కూడా వెళ్ళవలసి రావచ్చు కాబట్టి ఈ డయాగ్రమంతా చక్రీయంగా కనపడుతుంది - ఒక దశ నుంచి మరల వెనక్కి వెళ్ళి కొంత చేసి మరల ఇక్కడకు తిరిగి రావటం ఈ ఇటరేటివ్ రిఫైన్మెంట్ యొక్క ప్రధానోద్దేశ్యం ఇప్పుడు డిజైన్ ఔట్పుట్ అమలు దశకు చేరింది అంటే కోడింగ్ మరియ ప్రోగ్రామ్మింగ్ అనమాట ఇక్కడ మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ ని ఉపయోగించి ప్రోగ్రామ్స్ వ్రాయటం ఆ విధంగా మీ డిజైన్ ని అమలు చేసిన తరవాత ఏదో ఒక దశలో మరల డిజైన్ దశకు తిరిగి రావలసిరావచ్చు లేదా ఇంకా పైనున్న రేకిరెమేనట్స్ స్పెసిఫికేషన్ దశకు కుడా రావచ్చు ఇంప్లిమెంటేషన్ దశ పూర్తయిన తరవాత టెస్టింగ్ చేస్తాం ఈ టెస్టింగ్ ప్రక్రియ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ లో కీలకమైనది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి కొద్దో గొప్పో తెలిసిన వారందరికీ ఇది చాలాక్లిష్టమైన దశ అని అర్ధమవుతుంది ఇందులో ప్రధానంగా రెండు అంశాలుంటాయి మొదటిది ఈ ప్రాసెస్ ద్వారా నిర్మించిన సిస్టమ్ కస్టమర్ స్పెసిఫికేషన్స్ కు అనుగుణంగా ఉందా రెండవది అసలు ఈ సిస్టమ్ ను కచ్చితత్వంతో నిర్మించారా అనే ప్రశ్న అంటే రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ ను మీరు బాగా అర్ధం చేసుకొని ఈ వివిధ దశలలో ఏ తప్పూ దొర్లకుండా కచ్చితమైన నిర్మాణం సాగించారా అని ఆ విధంగా 'టెస్ట్' 'test' చాలా సుధీర్ఘమైన ప్రక్రియ మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో దాదాపు 70 శాతం పని ఈ టెస్టింగ్ లోనే జరగుతుంది కచ్చితమైన సిస్టమ్ ను నిర్మించారా లేదా కచ్చితత్వంతో సిస్టమ్ నిర్మాణం చేపట్టేరా అనే ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఇక్కడే దొరుకుతుంది ఎక్కడైనా టెస్టింగ్ విఫలమైతే దానిని బగ్ అంటాం అప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి తిరిగి వెళ్ళి మార్పులు చేయవలసి ఉంటుంది ఒక సారి టెస్టింగ్ పూర్తయిన తరవాత సిస్టమ్ డిప్లాయిమెంట్ దశలోకి వెళుతుంది అప్పుడే దానిని మనం కస్టమర్ కు అందజేయటం లేదా కస్టమర్ ప్రాంగణంలోకి తీసుకెళ్లటమో జరుగుతుంది కస్టమర్ దానిని అసలు వినియోగంలో పరీక్షించినప్పుడు ఎప్పుడైనా విఫలమైతే అది తిరిగి టెస్ట్ లేదా ఇంప్లిమెంటేషన్ లేదా డిజైన్ దశ కు చేరుతుంది అలా కాకుండా డిప్లాయిమెంట్ సఫలమైతే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ దశకు చేరుతుంది ఈ దశలో సాఫ్ట్వేర్ బాగా వినియోగంలో ఉన్నప్పుడు బహిర్గతమైన సమస్యలు బగ్స్ పరిష్కరించబడతాయి అలాగే సిస్టమ్ ఒకటి రెండు లేదా కొన్ని సంవత్సరాలు వినియోగంలో ఉండగా కొత్త ఫీచర్స్ ఏమన్నా అవసరమనిపించినప్పుడు ఒక కొత్త ప్లాట్ఫామ్ మీదకు బదిలీ చేయవలసినప్పుడు లేదా వేరే రకమైన పనితీరు అవసరమైనప్పుడు కస్టమర్ సాఫ్ట్వేర్ స్థాయిని పెంచమని అప్ గ్రేడ్ upgrade అడగవచ్చు అప్పుడు మరల తిరిగి డిప్లాయిమెంట్ లేదా రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ లోకి వెళ్ళి ఈ కొత్త ఫీచర్స్ తో ఈ సైకిల్ ను మొదలుపెట్టవలసిరావచ్చు మానవ జీవితంలో వివిధ దశలునట్లుగా ఈ సాఫ్ట్వేర్ జీవితం కూడా వేర్వేరు దశలుగా కనపడుతుంది కాబట్టి దీనిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు ఈ దశాలను గమనించినట్లైతే వీటిని రెండు ప్రధాన వర్గాలుగా చూడవచ్చు ముందు వర్గంలో రిక్వైర్మెంట్స్ నుంచి డిజైన్ వరకు - వీటిలో మనమిదివరకు చదివిన OOAD కీలకమైన పాత్ర పోషిస్తుంది UML డయాగ్రమ్స్ చాలావరకు ఈ దశలకు సంబంధించినవే డిజైన్ పూర్తయిన తరవాత రెండో వర్గంలోని ఇంప్లిమెంటేషన్ దశకు చేరతాం ఈ దశ ప్రధానంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ కి సంబంధమైనది ఈ దశలలో OOAD గురించే కాకుండా ప్రోగ్రామ్మింగ్ సిస్టమ్స్ వివిధ సాఫ్ట్వేర్ కాంపొనెంట్స్ హార్డ్వేర్ సిస్టమ్స్ గురించి కూడా మంచి అవగాహన అవసరం ఇంప్లిమెంటేషన్ దశలో ఏమైనా సమస్యలు తలెత్తితే మరల డిజైన్ దశకు తిరిగి రావలసి ఉంటుంది కాబట్టి ఈ రెండో వర్గలో ఈ దశలలో చేసిన UML డయాగ్రమ్స్ అన్నీ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ దశకు ఇన్పుట్ గా ఉంటుంది అవే కాకుండా మరి కొన్ని UML డయాగ్రమ్స్ కూడా సిస్టమ్ వివరణ లో బాగంగా ఉండవచ్చు అదే SDLC లో OOAD యొక్క ప్రధాన పాత్ర వివిధ డయాగ్రమ్స్ ను గుర్తించే ప్రక్రియ లో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మొదటి దశ అయిన రిక్వైర్మెంట్స్ నుంచి మొదలుపెడితే ఈ దశలో సాధారణంగా మూడు రకాలైన మోడల్స్ లేదా డయాగ్రమ్స్ ఉపయోగిస్తాం మొదటగా యూస్ కేసు మోడల్ ను నిర్మించాలి యూస్ కేసు డయాగ్రమ్స్ ఉపయోగించి ప్రాబ్లం డొమైన్ మోడల్ నిర్మించాలి దాని ద్వారా ప్రాబ్లం డొమైన్ లో ఉన్న ప్రాధమిక గుణాలు కీ ఆబ్స్ట్రాక్షన్స్ రిలేషనషిప్స్ ను గుర్తించటం జరుగుతుంది తరవాత ఇంటర్ఫేస్ మోడల్ అవసరం ఇక్కడ ఇంటర్ఫేస్ అంటే గ్రాఫికల్ యూసర్ ఇంటర్ఫేస్ వంటిది ఒక్కటే కానక్కరలేదు ఇతర ఇంటర్ఫేసెస్ అయిన కీబోర్డు ఇంటర్ఫేస్ వివిధ రకాలైన వాయిస్ ఇంటర్ఫేసెస్ ఆడిటరీ ఇంటర్ఫేస్ గాని ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ కూడా ఈ ఇంటర్ఫేస్ మోడల్ కిందకే వస్తాయి మనం రిక్వైర్మెంట్స్ దశలో ఉన్నప్పుడు కొన్ని మోడల్స్ ను గుర్తించి వాటన్నింటినీ రిక్వైర్మెంట్స్ మోడల్ గా పరిగణించాలనుకొంటాం ఈ గుర్తు ఆ ముందు దశలో ఉండే సముదాయాన్ని సూచించటానికి వాడుతాం ఇది యూస్ కేసు మోడల్ ప్రాబ్లం డొమైన్ మోడల్ ఇంటర్ఫేస్ మోడల్ యొక్క సమూహాన్ని తెలియజేస్తుంది ఆ UML సూచికలే ఇక్కడ వివరణకు ఉపయోగించాం ఈ రిక్వైర్మెంట్స్ మోడల్స్ మూడు రకాలుగా ఉంటాయి ఇది యూస్ కేసు మోడల్ చేసే పని సిస్టమ్ ను ఎవరు వాడతారు ఎందుకు వాడతారు అనే విషయాలను రాబట్టటమే యూస్ కేసు మోడల్ ని గుర్తించటమంటే అలా అది రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ ఔట్పుట్ గా ఉంటుంది అదే విధంగా క్లాస్ డయాగ్రం ప్రాబ్లం డొమైన్ డయాగ్రం ప్రాబ్లం డొమైన్ మోడల్ లో భాగంగా ప్రాధమిక ఆబ్జెక్ట్స్ ను క్లాసెస్ ను గుర్తిస్తుంది ఇక ఇంటర్ఫేస్ మోడల్ విషయానికొస్తే UML లో దానికి కచ్చితమైన డయాగ్రమ్స్ లేవు కాబట్టి UI స్పెసిఫికేషన్ సిస్టమ్ ఇంటర్ఫేసెస్ ఇలాంటివి సహజ భాషలు లేదా చేతి డ్రాయింగ్ ల ద్వారా కొంత అవ్యవస్థీకృత పద్దతుల్లోనే చేస్తున్నాం ఈ రెండింటిలో ఉన్న యూస్ కేసు క్లాస్ లు రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ లో కీలకమైన కాంపొనెంట్స్ గా ఉంటాయి సహజంగా ఇవి ఇప్పుడు అనాలిసిస్ దశలోకి ప్రవేశిస్తాయి అనాలిసిస్ దశలో ప్రధానంగా చేయవలసింది స్ట్రక్చర్ మోడల్ దానికి ప్రాబ్లం డొమైన్ మోడల్ ను మెరుగుపరచటం అవసరం మనం లీవ్ హాయరార్కి ని ఏవిధంగా మెరుగుపరచామో గుర్తుతెచ్చుకోండి అదే విధంగా చెయ్యాలి ఆ తరవాత బిహేవియర్ మోడల్ నిర్మాణం మొదలు పెడతాం రిక్వైర్మెంట్స్ దశలో ఔట్పుట్ పరంగా క్లాస్ లో ఇంకా కొన్ని ప్రవర్తన వివరాలు పొందుపరచినప్పటికీ ప్రధానంగా అది స్ట్రక్చరల్ మోడల్ గానే ఉంటుంది కానీ అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రం మరింత ప్రవర్తనావళిని సేకరించి బిహేవియర్ మోడల్ ను నిర్మించవలసి ఉంటుంది ఆ విధంగా అనాలిసిస్ దశలో మనకు UML డయాగ్రమ్స్ అవసరం అవుతాయి దాని ఔట్పుట్ గా ఈ స్ట్రక్చర్ మోడల్స్ బిహేవియర్ మోడల్స్ ను మనం ఉత్పన్నం చేయాలి స్ట్రక్చర్ మోడల్ కూడా ఒక క్లాసే రిక్వైర్మెంట్స్ దశలోని ఔట్పుట్ లో కూడా క్లాస్ ఉన్నట్లు చూశాం కానీ అదే క్లాస్ డయాగ్రం ఇక్కడ కూడా వాడుతున్నామని కాదు రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ చివరలో చేసిన క్లాస్ డయాగ్రమ్స్ ను తరవాత అనాలిసిస్ ద్వారా మెరుగుపరచిన క్లాస్ డయాగ్రమ్స్ ఇవి ఇవి మీరు వేరే విధంగా ఏర్పరచిన క్లాస్ డయాగ్రమ్స్ కావచ్చు వీటిలో మరిన్ని ఎక్కువ వివరాలు ఉండవచ్చు అదే ఉదాహరణగా రిక్వైర్మెంట్స్ దశ యొక్క ఔట్పుట్ గా ఒకే ఒక్క లీవ్ క్లాస్ ఉంటే లీవ్ లన్నీ దాని స్పెషలైజేషన్ గా పరిగణింపబడతాయి అనాలిసిస్ దశలో చివరగా అదే క్లాస్ డయాగ్రం సంక్లిష్ట హైబ్రిడ్ హాయరార్కి గా మెరుగుపరచి ఉంటుంది బిహేవియర్ మోడల్ లో ఈ నాలుగు ఉంటాయి అవి క్లుప్తంగా సీక్వెన్స్ డయాగ్రం కమ్యూనికేషన్ లేదా కోలాబొరేషన్ డయాగ్రం తరచుగా ఈ పదాలను మారుస్తూ ఉంటాము కోలాబొరేషన్ డయాగ్రం మునుపటి 1 x స్టాండర్డ్ కు చెందినది ప్ర స్తుతమున్న 2 x స్టాండర్డ్ లో దానిని కమ్యూనికేషన్ డయాగ్రం అంటారు తరవాత ఉన్న స్టేట్ చార్ట్ డయాగ్రం విభిన్న స్టేట్స్ ను ఆక్టివిటీస్ ను తెలియజేస్తుంది ఆ తరవాత ఉన్న యాక్టివిటీ డయాగ్రం ఆక్టివిటీస్ ను సూచిస్తుంది ఈ డయాగ్రమ్స్ అన్నింటినీ అనాలిసిస్ ప్రాసెస్ ద్వారా రూపొందించాలి ప్రతి డయాగ్రం సిస్టమ్ లోని ఒక విభిన్న అంశాన్ని పొందుపరుస్తుంది సహజంగా అనాలిసిస్ దశలోని ఔట్పుట్ డిజైన్ ఇన్పుట్ గా చేరుతుంది సిస్టమ్ డిజైన్ దీనిలో ప్రధాన ప్రక్రియ ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ ను ప్రాబ్లం డొమైన్ ను రిక్వైర్మెంట్స్ ను బాగా అర్ధం చేసుకోగలగి వాటన్నింటినీ విభిన్న UML డయాగ్రమ్స్ తో పొందుపరుస్తారని అనుకుందాం వీటన్నింటిని ఆధారంగా చేసుకొని మనం కోడ్ ను ఏ విధంగా క్రమబద్ధీకరించగలము దానిలోని విభిన్న కోడ్ కాంపొనెంట్స్ ఏమిటి OOPలో కోడింగ్ చేయవలసిన అసలైన క్లాసెస్ ఏవి ఇవన్నీ మీరు సిస్టమ్ డిజైన్ లో పొందుపరచియుండే అంశాలు అది సాధారణంగా రెండు దశలలో చేయబడుతుంది మొదటి దశలో చేసేది రమారమి డిజైన్ మోడల్ ఉదాహరణకు లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ నే తీసుకొంటే అనాలిసిస్ చేసిన తరవాత ఎంప్లాయ్ ఎగ్జిక్యూటివ్ లీడ్ మేనేజర్ అని వేర్వేరు క్లాసెస్ ఉన్నట్లు తెలుసుకొన్నాము ఈ దశలో మనం C ను వాడుదామనుకొంటే ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి లీవ్ దరకాస్తు చేయటం 'apply leave' ఇలాంటి విభిన్న మెథడ్స్ ఉంటాయి ఈ విధంగా మనం హై లెవెల్ డిజైన్ ను తయారుచేస్తాం దీనిని మరల డీటైల్డ్ డిజైన్ అనే ఇంకొక దశలో మరింత వివరణాత్మకంగా మెరుగుపరుస్తాము ఇక్కడ 'లీవ్ దరకాస్తు' చేయాలనుకొంటే ఏ అల్గారిదం వాడాలో తెలుసకోవాలి ఇప్పుడు మనకు కనీసం ఏమేమి డాటా మెంబర్స్ ఉండాలో ఒక అవగాహనకు వచ్చాం ఈ డాటా మెంబర్స్ మరేమీ కాదు అవి క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ మాత్రమే లీవ్ కు అయితే 'మొదలు తేదీ' 'start date' ఎగ్జిక్యూటివ్ అయితే 'చేరిన తేదీ' 'joining date' 'వయస్సు' 'age' ఇలాంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి ఇలా ప్రతి డాటా మెంబర్ కు ఏ రకమైన అట్రిబ్యూట్స్ ఉండాలి వాటి పరిమాణం ఎంత ఇలాంటి విషయాలన్నీ లో లెవెల్ డిజైన్ దశలో వివారిస్తాము ఈ పదాలను చాలా విస్తృతంగా వాడటం మనం చూస్తాం దీనిని HLD హై లెవెల్ డిజైన్ అని దీనిని లో లెవెల్ డిజైన్ అని పిలుస్తాం ఈ డిజైన్ ప్రాసెస్ మొత్తం మరల వేర్వేరు UML డయాగ్రమ్స్ గా విడగొట్టబడుతోంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే ఒక దశ నుంచి వేరే దశకు చేరినప్పుడు మునుపటి దశ యొక్క ఔట్పుట్స్ అలాగే ఉంటాయి వాటిని తిరస్కరించటం లేదా తీసివేయనంతవరకు అవి చెల్లుబాటవుతూనే ఉంటాయి మనదగ్గర ఇంతకుముందే రూపొందించిన యూస్ కేసు క్లాస్ డయాగ్రం వివిధ బిహేవియరల్ డయాగ్రమ్స్ అయిన స్టేట్ చార్ట్ సీక్వెన్స్ డయాగ్రం లాంటివి ఇవే కాకుండా ఇప్పుడు కాంపొనెంట్ డయాగ్రం వంటివి కూడా రూపొందించగలిగాము లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ నే తీసుకొంటే ఎంప్లాయ్ కాంపొనెంట్ అనేది ఒకటుందనీ అది వివిధ ఎంప్లాయ్ క్లాసెస్ అయిన ఎంప్లాయ్ ఎగ్జిక్యూటివ్ లీడ్ లను అమలుపరుస్తుందని అలాగే లీవ్ కాంపొనెంట్ వివిధ లీవ్ క్లాసెస్ గురించి ఇంకా ఎంప్లాయ్ సిస్టమ్ లో నమోదు అయ్యాడో తెలియజేసే జాయినింగ్ కాంపొనెంట్ ఇలాగ వివరించబడి ఉంటుంది ఇక్కడ మనం వాటిని గురించి చర్చిస్తూ మన తుది లక్ష్య సిస్టమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకొనే ప్రాధమిక డయాగ్రమ్స్ ఏ రకమైన హార్డ్వేర్ మనకు అందుబాటులో ఉంది సిస్టమ్ లో ఈ కాంపొనెంట్స్ అన్నీ ఏ విధంగా సమీకరించబడతాయి వీటిని కూడ పరిశీలిస్తాం చివరగా మన డిప్లాయిమెంట్ ప్లాన్ ఏలా ఉంటుంది వీటితోపాటు మన దగ్గర మునుపటి దశలలో నుంచి వచ్చిన ఇతర స్ట్రక్చరల్ మోడల్స్ బిహేవియరల్ మోడల్స్ ఇంకా కొన్ని ఉండవచ్చు ఈ సమూహానంతటినీ మనం అర్చిటెక్చరల్ వివరణగా పరిగణిస్తాము మనం ఇదివరకటి మాడ్యూల్ 21 లో UML2 5 డయాగ్రమ్స్ తో ఉన్న హాయరార్కిని తిరిగి పరిశీలిస్తే డిప్లాయిమెంట్ పరంగా నెట్వర్క్ ఆర్కిటెక్చర్ డయాగ్రం గురించే ఎక్కువ ప్రస్తావాన ఉన్నట్లుగా మనకు అర్ధమవుతుంది బహుశ 5 సంవత్సరాల క్రితం మనం కేవలం ఇంగ్లీష్ వివరణకే పరిమితమవటమో లేదా ఆర్కిటెక్చర్ - అంటే వివిధ సర్వర్లు ఫ్రంట్ ఎండ్ లు నెట్వర్క్ కేబల్స్ ఎలా అనుసంధానించబడతాయో తెలిపే డయాగ్రమ్స్ తో సరిపెట్టుకొనే వాళ్ళం కానీ ఇప్పుడు కచ్చితమైన డయాగ్రమ్స్ తో ఒక క్రమపద్ధతిని అనుసరించాల్సిన అవసరముంది ఇవి డిజైన్ దశలో ఉండే వివిధ రకాలైన డయాగ్రమ్స్ అవి SDLCలోని మూడు దశలైన రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ డిజైన్ కు చెందినవి వాటి క్రమబద్ధ రూపకల్పనలో UML కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది తరవాత ఇంప్లిమెంటేషన్ దశలైన టెస్ట్ డిప్లాయిమెంట్ మెయింటెనెన్స్ లలో ఈ డయాగ్రమ్స్ ను ఉపయోగించి ఇంప్లిమెంటేషన్ ను డిజైన్ చేయటం వీటి ప్రధాన పాత్ర ఈ ఇతర దశలలో సాధారణంగా మోడల్స్ ను ఎక్కువగా వాడతాం కానీ ఆ ప్రయత్నంలో కొన్ని మోడల్స్ మనకు మరిన్ని వివరాలు అందజేయవచ్చు అప్పుడు మరల డిజైన్ లేదా అనాలిసిస్ దశకు అవసరమైతే రిక్వైర్మెంట్స్ దశకైనా తిరిగి వెళ్ళి ఆ మోడల్స్ ను మెరుగుపరచుకొంటూపోవచ్చు సంక్షిప్తంగా ఈ మాడ్యూల్ లో మనం చేసిందేమంటే మనం విరివిగా ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ గురించి చిన్నగా చర్చించాం లైఫ్ సైకిల్ లోని వివిధ ముఖ్యమైన దశలు వాటిలో UML డయాగ్రమ్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో లేదా ఎలా ఉత్పన్నమవుతాయో తెలుసుకొన్నాం ఇక ముందు మాడ్యూల్స్ లో ఈ ప్రతి డయాగ్రం కు సంబంధించిన ప్రీమిటివ్స్ ఏమిటి వాటిని ఎలా రూపొందించాలి అవి SDLC లో ఏ దశను వివరిస్తున్నాయి ఇటువంటి విషయాలను తెలుసుకుందాం ముగించే ముందు నేను SDLC గురించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ నేను SDLC పరంగా ప్రస్తావించిన లేదా చర్చించిన విధానం ఒక సరళమైన సంప్రదాయబద్ధమైనది ప్రస్తుతం అనుసరిస్తున్న యాజైల్ మెథడ్స్ అయిన స్ప్రింట్ మెథడ్ టెస్ట్ డ్రివెన్ మెథడ్స్ తో మొదలుపెట్టి అనేక మార్పులు చేర్పులతో ఇప్పడు SDLC వివిధ రూపాలుగా ఉంటుంది మీరు అనుసరించే SDLC విధానమేమైనప్పటికీ వాటిలో దశల మధ్య ఉండే నియంత్రణ అర్హతలు ఒక దశ పూర్తి అయినప్పుడు ఏం చేయాలి ఒక దశను పునరావృతం ఎలా చేయాలి లేదా ఎలా మెరుగుపరచాలి ఇటువంటి వివరాల పరంగా తేడాలుండవచ్చు కానీ ఈ విధానాలన్నింటిలోనూ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ అనాలిసిస్ డిజైన్ ఈ దశలు ఉంటాయి వాటికి సంబధించిన ఆక్టివిటీస్ ను మీరు తప్పకుండా అనుసరిస్తూనే ఉంటారు ఒకసారి వాటిని మీరు గుర్తిస్తే ఏ దశలో ఏ యాక్టివిటీకి ఏ రకమైన UML డయాగ్రం సరైనదో తెలుసకోగలరు